ఇంతకుముందు సర్క్యూట్ మోడల్ ని సిద్ధం చేయడం చూశాము ఇప్పుడు ఎయిర్ గ్యాప్ అంతటా ఉన్న పవర్ టార్క్ మరియు పవర్ అవుట్పుట్ ని చూడాలి కాబట్టి ఇండక్షన్ యంత్రం యొక్క కార్యాచరణ సూత్రానికి సంబంధించి రోటర్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇది ఇదే అని మనం చర్చించాము విషయం ఏమిటంటే రోటర్ షార్ట్ సర్క్యూట్ చేయబడి ఉంటుంది అప్పుడు అది స్టేటర్ అయస్కాంత క్షేత్రం దిశలో కదులుతుంది కానీ ఇది ఎప్పటికీ n ns ను సాధించదు అప్పుడు టార్క్ వాస్తవానికి 0 అవుతుంది పోల్ π r కోసం ఆ ఫీల్డ్ ఫ్లక్స్ అని పిలిచే వాటి మధ్య పరస్పర చర్య ఉంటుంది ఆ మార్గాన్ని ఏ విధంగా అవి ఒకదానికొకటి స్థిరంగా ఉంటాయి మరియు రేఖాచిత్రం చూస్తే టార్క్ f r దిశలో అభివృద్ధి చెందుతుంది చివరకు రోటర్ స్టేటర్ అయస్కాంత క్షేత్రం యొక్క దిశలో వేగం n తో తిరుగుతుంది కానీ n విలువ ns కన్నా తక్కువగా ఉంటుంది మరియు అది స్థిరమైన వేగాన్ని కలిగివుంటుంది కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ మోడల్ ని చూశాము వాస్తవానికి విషయాలు కష్టం కాదు మనకు కొంచెం అవగాహన అవసరం అంతే కాబట్టి ఇప్పుడు ఎయిర్ గ్యాప్ అంతటా ఉన్న పవర్ టార్క్ మరియు పవర్ అవుట్పుట్ ఎందుకు మనం ఎయిర్ గ్యాప్ అంతటా పవర్ అని పిలుస్తాము అవి స్టేటర్ కలిగివుంటాయి అప్పుడు స్టేటర్ మరియు రోటర్ కలిగి ఉంటుంది స్టేటర్ మరియు రోటర్ మధ్య గ్యాప్ కలిగి ఉంటుంది రోటర్ గురించి ఆలోచిస్తే అంతరం మరియు పవర్ వాస్తవానికి ఇన్పుట్ పవర్ ఉంటుంది స్టేటర్కు ఇన్పుట్ పవర్ అంటే స్టేటర్ నష్టం ఆ పవర్ వాస్తవానికి ఆ అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉన్న ఎయిర్ గ్యాప్ ద్వారా బదిలీ చేయబడుతుంది కాబట్టి రోటర్కు ఇన్పుట్ ఏమి అవుతుంది కాబట్టి అందువల్ల మనం ఎయిర్ గ్యాప్ ఎయిర్ గ్యాప్ అంతటా పవర్ అని పిలుస్తాము అంటే పవర్ అయస్కాంత క్షేత్రం ఉన్న చోట ఎయిర్ గ్యాప్ ద్వారా బదిలీ చేయబడుతుంది కాబట్టి అందువల్ల ఎయిర్ గ్యాప్ అంతటా ఉన్న పవర్ అని చెప్తాము కాబట్టి ఈ పరిభాషలో ఎటువంటి గందరగోళం లేదుఎయిర్ గ్యాప్ అంతటా పవర్ ఉంటుంది కాబట్టి ఈ రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే మనం పరిభాషా ప్రకరనము మరియు ఇతర విషయాలకు వస్తాము రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే ఈ ఒక పాయింట్ ఇక్కడ a మరియు b మరియు ఈ వైపు ఈ భాగం ఇది స్టేటర్ రెసిస్టెన్స్ మరియు రియాక్టన్స్ ఇది కోర్ లాస్ భాగం మరియు ఇది అయస్కాంతీకరణ భాగం మరియు ఇది a మరియు ఇది b PG 3 కి చేరినప్పుడు ఇది ఫేస్ పవర్ పవర్ మనం Pa అంటే ఏమిటిPG అంటే ఏమిటో చూద్దాము ఈ వైపు రోటర్ వైపు ఇది రియాక్టెన్స్ మరియు ఇది r2 Sఎందుకంటే ఈ భాగం ఈ భాగం వేరియబుల్ భాగం ఎందుకంటే ఇది స్లిప్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి r2S ఇప్పుడు ఇది వాస్తవానికి పవర్ ab దాటినా అది మనం ఏమైనా ఇది వాస్తవానికి రోటర్ వైపుకు ఇన్పుట్ ఇచ్చే పవర్ కాబట్టి ఇది కరెంట్ I1ఇది కరెంట్ I2 మరియు ఇది I0 ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్తో సమానంగా ఉంటుంది ఇది r2' S ఎందుకంటే ఇది రొటేటింగ్ పరికరం కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ఇది సర్క్యూట్ ఇప్పుడు టెర్మినల్స్ a bని దాటిన శక్తి ఎంత ఇది చిత్రం 10 ఇందులో మార్కర్ ని చూడండి నేను చెప్పిన టెర్మినల్ ఫేస్ కు విద్యుత్ శక్తి ఇన్పుట్ స్టేటర్ లాస్ స్టేటర్ కాపర్ లాస్ మరియు ఇనుము నష్టం కాబట్టి ఇది ఇక్కడ ఉంది Ii2 Ri అంటే ఇనుము నష్టం మరియు ఇక్కడI12r1 అనేది స్టేటర్ కాపర్ లాస్ మరియు అందువల్ల స్టేటర్ నుండి రోటర్కు ఎయిర్ గ్యాప్ అయస్కాంత క్షేత్రం ద్వారా బదిలీ చేయబడిన పవర్ ఇది n గా ఉంటుంది ఇది ఎయిర్ గ్యాప్ అంతటా ఉన్న పవర్ మరియు దాని త్రీ ఫేస్ PG గా సూచించబడుతుంది కాబట్టి చిత్రం 10 నుండిPG 3 I2 2 I2 2 r2 S ఈ రేఖాచిత్రాన్ని చూస్తే ఇది PG త్రీ ఫేస్ పవర్ PG 3 అంటే త్రి ఫేస్ పవర్ 3 I2 2 r2 S అవుతుంది నా ఉద్దేశ్యం ఈ వైపు కాబట్టి అంటే దీని అర్థం వాస్తవానికి PG అనేది ఎయిర్ గ్యాప్ అంతటా ఉన్న పవర్ ఇది ఇక్కడ వ్రాయబడింది PG అనేది ఎయిర్ గ్యాప్ అంతటా ఉన్న పవర్ ఇది 3I2 2 r2 ఇది ప్రాథమికంగా రోటర్ కాపర్ లాస్ కాబట్టి అంటే ఇది రోటర్ కాపర్ లాస్ విలువ స్లిప్ PG రోటర్ కాపర్ లాస్ స్లిప్ PG రోటర్ కాపర్ లాస్ స్లిప్ PG స్లిప్ ని S ద్వారా సూచించబడుతుంది కాబట్టి ఇది SPG లేదా రోటర్ కాపర్ లాస్ వాస్తవానికి మనం Pcr S PG చే సూచించబడుతుంది మరియు S P విషయంని క్రాస్ గుణించినట్లయితే S PG 3 I2 2 r2 కాబట్టి ఇక్కడ p రోటర్ రాగి నష్టం S PG 3 I2 2 r2 ఇది సమీకరణం 20 అని వ్రాయవచ్చు ఇప్పుడు మెకానికల్ పవర్ అవుట్పుట్ అంటే ఎయిర్ గ్యాప్ అంతటా శక్తిగా ఉన్న Pm PG ఈ రాగి నష్టం రోటర్ రాగి నష్టం ఇది యాంత్రిక శక్తి ఉత్పత్తి అవుతుంది కాబట్టి Pm PG 3 I22 r2 అవుతుంది కానీ PG ఇక్కడ నుండి PG 3 I22r2 S ఇక్కడ ఇది ఈ PG ఇక్కడ ప్రతిక్షేపించండి అలా చేస్తే మరియు 3 I22r2 S అను ఉమ్మడి పదాన్ని బయటికి వ్రాస్తే ఇది 1 S అవుతుంది మరియు ఈ భాగం PG ఎందుకంటే PG PG 3 I2 2 r2 S కాబట్టి ఇది ఈ భాగం PG కాబట్టి PG ఇది సమీకరణం 21 ఇప్పుడు దీని అర్థంయాంత్రిక శక్తి అనేది త్రి ఫేస్ కి మూడు రెట్లు వాస్తవానికి ప్రతిఘటనలో శోషించబడిన విద్యుత్ శక్తి r2 1 S 1 కాబట్టి వాస్తవానికి ఇది స్థూల యాంత్రిక శక్తి ఉత్పత్తి చిత్రం 10 నుండి చిత్రం 11 లో ఇది ఈ విధంగా వ్రాయవచ్చు r2 S r2 r2 1 S 1 అంటే r2ని కూడండి మరియు r2 ని తీసివేత చేయండి కాబట్టి ఈ భాగం లోడ్ నిరోధకత అవుతుంది కాబట్టి ఇది x2 అని పెడితే ఇది నా r2 రోటర్ నిరోధకత మరియు ఈ ఇతర విషయం r2 1 S 1 వాస్తవానికి ఇది ఇక్కడ లోడ్ నిరోధకత కాబట్టి ఈ ఈ సర్క్యూట్ నుండిr2 S r2 r2 1 S 1 గా వ్రాయబడింది కాబట్టి ఈ విధంగా గణితశాస్త్రపరంగా ఈ విధంగా సూచించవచ్చు కాబట్టి ఇది లోడ్ నిరోధకత కాబట్టి ఇది చిత్రం 11 లో లోడ్ నిరోధకత గా గుర్తించబడినది ఇప్పుడు సమీకరణం 21 నుండి గమనించవచ్చు యాంత్రిక శక్తి ఉత్పత్తి రోటర్కు పంపిణీ చేయబడిన మొత్తం శక్తి లో 1 S వ భాగం కాబట్టి Pm PG అని చూశాము ఇక్కడ Pm సమీకరణం 21 PG PG అనేది గాలి అంతరాళము నందు శక్తి మరియు p v అనేది యాంత్రిక శక్తి ఉత్పత్తి PG కాబట్టి నేను ఆ విషయం వ్రాస్తున్నాను అయితే సమీకరణం 20 ప్రకారం Sలో కొంత భాగం రోటర్ రాగి నష్టంగా వెదజల్లుతుంది సమీకరణం 20 ఇది సమీకరణం 20 కాబట్టి రాగి నష్టం S PG ఇక్కడ గాలి మరియు గ్యాప్ శక్తి యొక్క కొంత భాగం రాగి నష్టం అవుతుంది మరియు ఇది Pm PG అవుతుంది కాబట్టి ప్రాథమికంగా ఇది PG S PG కాబట్టి ప్రాథమికంగా ఇది PG రోటర్ రాగి నష్టం అవుతుంది కాబట్టి ఇండక్షన్ మోటర్ యొక్క ఆపరేషన్ అధిక స్లిప్ వద్ద చాలా అసమర్థవంతంగా ఉంటుంది సామర్థ్యం లేదు అని ఎందుకు చెబుతున్నామంటే మొదటి విషయం S PG S ఎక్కువగా ఉంటే అది రాగి నష్టం ఎక్కువగా ఉంటుంది రాగి నష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి సమీకరణం 5 నుండి S 1 n ns ఇది 1 ω ωS అని కూడా వ్రాయవచ్చు లవం మరియు హారం ని 2తో భాగించాలి కాబట్టి ఇది 2 π n ω మరియు 2 π nS ωS ఇది సైన్క్రోనస్ వేగం అవుతుంది కాబట్టి ω ωS అని వ్రాయవచ్చు ఇది సెకనుకు మెకానికల్ రేడియన్ ఇది సమీకరణం 22 ఇప్పుడు విద్యుదయస్కాంత టార్క్ శక్తి టార్క్ కోణీయ వేగం ఇది సంబంధం కాబట్టి విద్యుదయస్కాంత టార్క్ అభివృద్ధి చేయబడింది మరియు ω ωS రెండు వైపులా t తో గుణించాలి అంటే స్టేటర్ రోటర్లోని రేఖాచిత్రం f 1 f2 fr మరియు టార్క్ టార్క్ యొక్క దిశ అన్నీ సూచించబడ్డాయి ωT ωST అవుతుంది నేను మళ్ళీ తిరిగి వెనుకకు వెళ్ళడం లేదు ఇది ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి ωT ωS ను రెండు వైపులా T తో గుణించాలి మరియు ఇది వాస్తవానికి Pm అవుతుంది ఎందుకంటే Pm ω T కాబట్టి మరియు Pm PG అందువల్ల విద్యుతయస్కాంత టార్క్ ఇక్కడ మరియు ఇక్కడ 1 S ఉంది అంటే ω S T PG కాబట్టి 1 S 1 S రద్దు చేయబడుతుంది కాబట్టిωST PG కాబట్టి T PG ωS కాబట్టి PG 3 I22 r2 S ωS న్యూటన్ మీటర్ ఇది సమీకరణం 23 ఇప్పుడు తదుపరి ఒక గణన విధానం కాబట్టి ఇవి కొన్ని సంబంధాలను దృష్టిలో ఉంచుకోవాలి దీన్ని సులభంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకపోతే ఇప్పుడు దానిని గణన విధానంగా మార్చవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనం చేసినది ఏమిటంటే ఆ కోర్ లాస్ కాంపోనెంట్ తొలగించబడింది మరియు దీనిని స్టేటర్ అని పిలుస్తారు ఇది అయస్కాంత భాగం మరియు ఇది x 2 ఇది r2S కాబట్టి సర్క్యూట్ ని గమనించినట్లైతే కాబట్టి a b భాగం ఇవ్వబడినది గాలి అంతరాళము అంతటా ఈ శక్తి PG ఇవ్వబడుతుంది కాబట్టి Z f ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము కాబట్టి వాస్తవానికి ఇది Z f ఇవ్వబడుతుంది ఎందుకంటే ఇది వాస్తవానికి సిరీస్ సమాంతర సర్క్యూట్ కాబట్టి ఈ x 2 r2 S r2 S x 2 ఇది j x m తో సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఇది r2 S j x 2 కు సమాంతరంగా ఉంటుంది ఈ రూపంలో Rf j x f ను ఈ గణనలో నిజమైన మరియు ఊహాత్మక భాగాన్ని వేరు చేయగలరు నేను దీన్ని చేయడం లేదు దయచేసి దీన్ని మిమల్ని చేయమని నేను అభ్యర్థిస్తున్నాను ఇప్పటికే సింగిల్ ఫేస్ AC సర్క్యూట్ లో అదే విషయాన్ని అధ్యయనం చేసాము కాబట్టి ఇప్పుడు PG ఇది Rf j x f కాబట్టి PG 3 I1 2 Rf ఎందుకంటే దీనికి సమానమైన విలువ వ్రాయాలి కాబట్టి ఎయిర్ గ్యాప్ అంతటా శక్తి 3 I12 Rf గా ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో నేను ఇక్కడ సమానమైన సర్క్యూట్ని చేద్దాము కాబట్టి ఆ సమయంలో ఏమి జరుగుతుంది సమానమైన సర్క్యూట్ చేయండి ఇది r1 ఇది x1 మరియు ఇది Rf మరియు ఇది xf కాబట్టి మరియు ఇది సర్క్యూట్ మూసివేయబడింది సర్క్యూట్ మూసివేయబడింది మరియు ఇది ప్రస్తుత వోల్టేజ్ ఇది వోల్టేజ్ v మరియు ఇది ప్రవహించే కరెంట్I1 కాబట్టి ఇది r1 ఇది x1 ఇది Rf మరియు ఇది x f కాబట్టి j నేను పెట్టడం లేదుఎందుకంటే j x1 j x j x f ఇది అర్ధమవుతుంది కాబట్టి అంటే ఈ బిందువు PG వాస్తవానికి ఈ పాయింట్ a మరియు ఈ పాయింట్ b అవుతుంది కాబట్టి PG వాస్తవానికి అదేI1 కరెంట్ ఇప్పుడు సమానమైనదిగా చేసిన తరువాత కూడా అదే I1 ప్రవహిస్తుంది కాబట్టి 3 I12 Rf అవుతుంది ఎందుకంటే ఇది ఇక్కడ Rf ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది ఇది నేను చిన్న Rf అని వ్రాసాను కాబట్టి దీన్ని చిన్న Rf గా మార్చండి కాబట్టి నా ఉద్దేశ్యం చిన్న Rf కాబట్టి ఇది rf 3 I1 2 rf కాబట్టి టార్క్ PGω S కాబట్టి I S ద్వారా 3 I1 2 Rf ను వ్రాయవచ్చు ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ చిన్న rf ఇక్కడ చిన్న rf ఉంది కాబట్టి అది ఎటువంటి గందరగోళంగా ఉండకూడదు ఇది సమీకరణం 24 కాబట్టి అంటే తరువాతి టార్క్ స్లిప్ లక్షణాలు కాబట్టి ఈ సందర్భంలో మనం చేసేది టార్క్ స్లిప్ లక్షణం యొక్క వ్యక్తీకరణ చిత్రం 12 లో ab యొక్క ఎడమ వైపున ఉన్న సర్క్యూట్కు సమానమైన థెవెనిన్ను కనుగొనడం ద్వారా దీనిని సులభంగా పొందవచ్చు కాబట్టి ఇది 12వ చిత్రం కాబట్టి థెవెనిన్ వోల్టేజ్ మరియు థెవెనిన్ సమానమైన ఇంపిడెన్స్ ఎంత అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఈ వైపు అధ్యయనం చేసినట్లుగా గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం లేదా మనం అధ్యయనం చేసిన థెవెనిన్ సిద్ధాంతం చదివాము గరిష్ట శక్తి తరువాత వస్తుంది కాబట్టి మనం అధ్యయనం చేసిన థెవెనిన్ సిద్ధాంతం కాబట్టి ఇక్కడ నుండి వచ్చిన విద్యుత్తును కనుగొనటానికి ఆసక్తి ఉన్న శాఖను మనం పరిగణించి ఆ తరువాత తీవెన్న్ వోల్టేజ్ మరియు థెవెనిన్ ఇంపెడెన్స్ లేదా d c సర్క్యూట్ లో థెవెనిన్ రెసిస్టెన్స్ ని లెక్కించాలి అదే విధంగా మనం చేస్తాము కాబట్టి దీని ఎడమ వైపు ఈ సర్క్యూట్ యొక్క ఎడమ వైపు మనం దీనిని చూస్తాము అందుకే బాణం ఈ ఎడమ వైపు గుర్తించబడింది కాబట్టి అలా చేయండి నేను మళ్లీ మళ్లీ సర్క్యూట్కు వెళ్ళడం లేదు దీనిని విన్నప్పుడు దయచేసి ఈ సరళమైన సర్క్యూట్ని ఇక్కడ గీసిన విధంగానే గీయండి మరియు తదనుగుణంగా j థెవెనిన్ ను కనుగొనండి ఈ విషయం j x m అనేది r 1 j x1x m కు సమాంతరంగా ఉంటుంది కాబట్టి దీనికి సమానమైన విలువ r థెవెనిన్ j x థెవెనిన్ ఒకసారి r థెవెనిన్ j x థెవెనిన్ ను పొందిన తర్వాత కరెంట్ను లెక్కించండి కాబట్టి V థెవెనిన్ v j x m r1 j x1e x m అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరిగిందో నేను అర్థం చేసుకున్న వెంటనే ఇది అలాంటిదే ఈ వైపు మనకు ఆసక్తి ఉంది కాబట్టి ఈ వైపు లేనందున దీని గురించి మరచిపోండి ఎందుకంటే మనం V థెవెనిన్ అంటే v a b అని పిలవబడే వోల్టేజ్ ఏమిటో లెక్కించాలి ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ ఎలా ఉంటుంది V a b V థెవెనిన్ కాబట్టి ఈ సందర్భంలో అది లేకపోతే కాబట్టి కరెంట్ I ప్రవహిస్తుంది అని చెప్పలేదు అందువల్ల I ఇతర విషయాల గురించి మరచిపోండి ఇది భాగం కాదు ఇది లేదు ఏమీ లేదు కాబట్టి I వాస్తవానికి v r1 j x1 x m ఇది I అందువల్ల V థెవెనిన్ ఎక్కడ v a b ఇది j x m దీని గురించి మరచిపోండి ఏమీ లేదు ఈ భాగం లేదు నేను ఈ సిరీస్ భాగాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాను కాబట్టి V థెవెనిన్ ఉంటుంది ఇది x m కాబట్టి ఇది రియాక్టెన్స్ x m ఇది I కాబట్టి v r1 j x1 x m కాబట్టి ఇదే విషయం నేను ఇక్కడ వ్రాస్తున్నాను ఈ V థెవెనిన్ v j x m r 1 j x1 x m ఇప్పుడు నేను ఈ సమీకరణం 25 ని చూపించాను అప్పుడు సర్క్యూట్ చిత్రం 13 కు మారుతుంది దీనిలో Vథెవెనిన్ ను రిఫరెన్స్ వోల్టేజ్ గా తీసుకోవడం సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు అది థెవెనిన్ సమానమైన సర్క్యూట్ ఇది నా V థెవెనిన్ ఇది r థెవెనిన్ మరియు x థెవెనిన్ మరియు ఈ r2 ఇది r2S వాస్తవానికి ఇది r2 S అని వ్రాస్తున్నాము ఇదే సర్క్యూట్ r2 r2 1 S 1 ఇది నా లోడ్ రెసిస్టెన్స్ భాగం మరియు ఈ S మారవచ్చు కాబట్టి ఇది వేరియబుల్ చూపబడుతుంది ఎందుకంటే స్లిప్ మారవచ్చు కాబట్టి ఇది r థెవెనిన్ x థెవెనిన్ మరియు ఇది b మరియు తరువాత ఇది అనుసంధానించబడి ఉంది ఇది ప్రాథమికంగా s చేత x2 r2 కానీ r2s మనం ఇలా వ్రాసాము కాబట్టి ఇది నా I2 కరెంట్ మరియు ఇది నా వోల్టేజ్ V థెవెనిన్ అర్ధమవుతుంది ఇప్పుడు అది థెవెనిన్ సమానం ఇది V థెవెనిన్ ఇది r థెవెనిన్ మరియు x థెవెనిన్ మరియు ఈ r2ఇది R2' S నిజానికి ఇది r2ద్వారాఇప్పుడు13 వ చిత్రం నుండి I2 r థెవెనిన్ r2 S j x థెవెనిన్ x 2'అని వ్రాయవచ్చు మరియు అది చేసిన తరువాత కరెంట్ యొక్క పరిమాణం తీసుకుంటే అప్పుడు I22 V థెవెనిన్ 2 ను పొందుతాము ఇప్పటికే మనం సింగిల్ ఫేస్ సర్క్యూట్ను అధ్యయనం చేసాము ఈకరెంట్ I22 V థెవెనిన్2 r1s rథెవెనిన్ r1s2 xథెవెనిన్ x 2 2 ఇది సమీకరణం 26 యొక్క పరిమాణం కాబట్టి PG 3 I22 r2'ωS కాబట్టి ఇది 3 ωS అప్పుడు I22 వ్యక్తీకరణం ని ఇక్కడ ప్రతిక్షేపించండి r2 s కాబట్టి ఇది నా టార్క్ వ్యక్తీకరణ ఇది సమీకరణం 27 కాబట్టి ఇది సమీకరణం 27 వోల్టేజ్ మరియు స్లిప్ యొక్క ఫంక్షన్ గా అభివృద్ధి చేయబడిన టార్క్ యొక్క వ్యక్తీకరణ స్లిప్ n అయితే స్లిప్ యొక్క ఇచ్చిన విలువ కోసం టార్క్ అప్పుడు థెవెనిన్ వోల్టేజ్ కి అనులోమానుపాతంలో ఉంటుంది స్లిప్ స్థిరంగా ఉంటే స్లిప్ ఇవ్వబడిందని అనుకుందాం ఎందుకంటే అన్ని పారామితులు స్థిరంగా ఉంటాయి కాబట్టి స్థిర వోల్టేజ్ వద్ద టార్క్ స్లిప్ లక్షణం 14 వ చిత్రం లో రూపొందించబడింది కాబట్టి వాస్తవానికి మనం మోటరింగ్ భాగం గురించి మాత్రమే కొంచెం నేర్చుకుంటాము కానీ బ్రేకింగ్ భాగం లేదా పార్ట్ జనరేటింగ్ అది ఇవ్వబడింది కానీ మనము దానిపై ఆసక్తి చూపడంలేదు కాబట్టి ఇది నేను ఈ రేఖాచిత్రం పుస్తకం నుండి తీసుకున్నాను ఈ భాగం వాస్తవానికి ఇది మోటరింగ్ భాగం ఇది ఈ వైపు బ్రేకింగ్ భాగం అని వ్రాయబడింది మరియు ఇది బ్రేకింగ్ విధానం మరియు ఇది జనరేటింగ్ విధానం మరియు ఇది మోటరింగ్ విధానం కాబట్టి మనం జనరేటింగ్ విధానంను అధ్యయనం చేయము బ్రేకింగ్ విధానంను కూడా అధ్యయనం చేయము ఈ భాగాన్ని మాత్రమే అధ్యయనం చేస్తాము కాబట్టి మనం ఒక విషయం మనం స్లిప్ చేసే ఒక విషయం n S n n S ఈ రేఖాచిత్రంలో ఈ వేగం ఇందులో ఉంది వేగం ఇలా ఉంటుంది మరియు స్లిప్ దిశ ఇది ఇప్పుడు n n S చెప్పినప్పుడు n n S అని అనుకుందాం అప్పుడు స్లిప్ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ స్లిప్ 0 మరియు ఈ వైపు అది మరియు n 0 ఆ సమయంలో స్లిప్ 1 ప్రారంభ నిశ్చల స్థితి కాబట్టి ఇది n 0 అయినప్పుడు ఇది n 0 మరియు ఇది S ఒకటి నిశ్చల స్థితి అందుకే వేగం ఈ దిశ మరియు స్లిప్ ఈ దిశగా స్లిప్ ఎడమ వైపుకు వెళుతున్నట్లయితే మరియు వేగం అంటే ఎడమవైపు ఎందుకంటే వేగం పెరుగుతోంది వేగం పెరుగుతోంది అంటే n పెరుగుతున్నట్లయితే దీనిని ఏమని అనుకుందాం కాబట్టి వేగం పెరిగితే కాబట్టి n n S కాబట్టి ఇది స్లిప్ 0 కాబట్టి స్లిప్ ఇది మరియు n నిశ్చల స్థితి స్లిప్ 0 కాబట్టి ఇది స్లిప్ 1 మరియు ఇక్కడ వేగం 0 ఈ వైపు ఇబ్బంది పడనవసరం లేదు మరియు ఈ వైపు బ్రేకింగ్ విధానం మరియు ఈ వైపు జెనరేటింగ్ విధానం కొద్ది వివరణ మాత్రమే ఇవ్వబడింది ఈ సమయంలో స్లిప్ 1 కాబట్టి మనకు ఏ టార్క్ దొరుకుతుందో అది ప్రారంభ టార్క్ Ts మరియు మరొక విషయం ఏమిటంటే ఇది ఈ స్లిప్ అని ఇది వాస్తవానికి ఇవ్వబడింది ఇది మనం Smax T అని వ్రాస్తాము నా ఉద్దేశ్యం ఇది స్లిప్ యొక్క విలువ దీని కోసం ఈ టార్క్ Smax T దీనిని బ్రేక్డౌన్ టార్క్ అంటారు కాబట్టి ఇది స్లిప్ యొక్క విలువ దీని కోసం టార్క్ Smax T కాబట్టిమనం Smax T ని వ్రాస్తాము Smax T అంటే ఇది T యొక్క విలువ దీనికి Smax T టార్క్ మరియు దీనిని బ్రేక్ డౌన్ టార్క్ అంటారు మరియు ఇది వాస్తవానికి ఇక్కడ పూర్తి పాయింట్ ఆపరేటింగ్ పాయింట్ కాబట్టి స్లిప్ యొక్క తక్కువ విలువ వద్ద ఈ ప్రాంతం సరళ రేఖ రూపకల్పన వంటిదాన్ని కనుగొంటాము అంటే ఈ బిందువును ఈ బిందువుకు మధ్య స్లిప్ విలువ ఎక్కడో అది పూర్తి లోడ్ ఆపరేటింగ్ పాయింట్ ఈ టార్క్ స్లిప్ లక్షణం అని పిలవబడేది ఇదే కాబట్టి మరియు ఈ వైపున ఉండేది నేను ఒక పుస్తకం నుండి తీసుకున్నాను కాబట్టి నేను దానిని చూపించేటప్పుడు నేను దీనిని చూపించవలసి ఉందని నేను భావిస్తున్నాను అందుకే కొంచెం చూపించాను కాని నేను దానిని వివరించడం లేదు ఎందుకంటే ఈ మొదటి సంవత్సరం స్థాయిలో అది అవసరం లేదు రెండవ లేదా మూడవ సంవత్సరానికి ఎప్పుడు వెళ్తారు అనేదాని కంటే చాలా ఎక్కువ మరియు ప్రతిదీ వివరంగా నేర్చుకుంటారు కాబట్టి నేను కొన్నిసార్లు ఈ TBD బ్రేక్ డౌన్ అని పిలుస్తాను కొన్నిసార్లు దీనిని TBD అని పిలుస్తాము ఆ గరిష్ట టార్క్ కొన్నిసార్లు TBDని పిలుస్తాము ఆ బ్రేక్ డౌన్ టార్క్ ఇది గరిష్ట టార్క్ అందువల్ల ఇక్కడ కొంత రాసి ఉంది మోటరింగ్ విధానంమరియు స్లిప్ 01 మధ్య ఉంటుంది మరియు ఈ రేఖాచిత్రం నుండి ఒకటి స్లిప్ 01 మధ్య ఉంటుంది కాబట్టి ఈ శ్రేణి స్లిప్ కోసం సర్క్యూట్ మోడల్లో లోడ్ నిరోధకత చిత్రం 13 సానుకూలంగా ఉంది స్పష్టంగా యాంత్రిక శక్తి ఉత్పాదన ఉంది రోటర్ S 0 టార్క్ వద్ద కూడా తిరిగే దిశలో టార్క్ అభివృద్ధి చెందుతుంది ఇక్కడకు వస్తే ఇది నా S 0 కాబట్టి ఈ సమయంలో టార్క్ 0 ఎందుకంటే ఈ y అక్షం ఈ వైపు టార్క్ మరియు ఇది స్లిప్ యొక్క వేగం కాబట్టి ఇది టార్క్ అయినప్పుడు ఈ సమయంలో 0 కాబట్టి ఆ టార్క్ నేను చెప్పిన గరిష్ట టార్క్ లేదా నేను చెప్పిన బ్రేక్ డౌన్ టార్క్ TBD స్లిప్ Smax T రోటర్ మోటారు ఆగిపోతుంది లేదా బ్రేక్ డౌన్ టార్క్ కంటే ఎక్కువ లోడ్ చేయబడి ఉంది కాబట్టి మరొక విషయం S 1 ఇది రోటర్ స్థిరంగా ఉన్నప్పుడు అంటే నిశ్చలస్థితి టార్క్ అంటే ప్రారంభ టార్క్కు అనుగుణంగా ఉంటుంది సాధారణంగా డిజైన్ మోటారు కోసం రేఖాచిత్రంలో చూపిన TSI ప్రారంభ టార్క్ గరిష్టంగా విచ్ఛిన్నం కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణ ఆపరేటింగ్ పాయింట్ TBD కన్నా బాగా ఉంది ఇది పూర్తి టార్క్ పూర్తి లోడ్ స్లిప్ సాధారణంగా 2 నుండి 8 శాతం ఉంటుంది కాబట్టి ఆ TBD గరిష్ట టార్క్ మరియు కొంత లోడ్ ఇవ్వబడని టార్క్ స్లిప్ లక్షణం సరళంగా ఉంటుంది కాబట్టి నేను సరళ భాగాన్ని చూపించాను మరొక విషయం చూడండి ఇది వాస్తవానికి జెనరేటింగ్ మోడ్ లో స్లిప్ ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి నెగటివ్ స్లిప్ n s కన్నా ఎక్కువ సూపర్ సింక్రోనస్ స్పీడ్ n వద్ద రోటర్ నడుస్తుందని సూచిస్తుంది అంటే మోటారు జనరేటర్గా నడుస్తోంది చిత్రం 3 యొక్క సర్క్యూట్ మోడల్లో లోడ్ నిరోధకత ప్రతికూలంగా ఉంటుంది అంటే యంత్రం టెర్మినల్స్ వద్ద విద్యుత్ శక్తిని ఉంచేటప్పుడు యాంత్రిక శక్తిని తప్పనిసరిగా ఉంచాలి మనం రెండవ లేదా మూడవ సంవత్సరం మరియు బ్రేకింగ్ విధానం మెషిన్ కోర్సులో ఒకటి కంటే ఎక్కువ స్లిప్ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో నేర్చుకుంటాము మోటారు 0 కన్నా తక్కువ తిరిగే క్షేత్రానికి వ్యతిరేక దిశలో నడుస్తుంది ప్రతికూల మార్గాలు భ్రమణ క్షేత్రానికి వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి ఇది 0 కంటే తక్కువ ప్రతికూలంగా ఉంటుంది అంటే ఇది వ్యతిరేక దిశలో నడుస్తుంది అంటే యాంత్రిక శక్తిని గ్రహించి చర్యను విచ్ఛిన్నం చేస్తుంది రోటర్ రాగిలో మాత్రమే వేడి డిస్సిపేట్ చేస్తుందిఇది మొదటి సంవత్సరం స్థాయి మరేమీ లేదు తదుపరి Smax లేదా బ్రేక్డౌన్ టార్క్ ఎలా కనుగొనాలి కాబట్టి సమీకరణం 27 నుండి ఇది గరిష్ట టార్క్ కోసం నా సమీకరణం d T d S 0 ఉంటుంది దీని కోసం మనకు S Smax T లభిస్తుంది d T d S లేదా d T d S 0 సరళీకృతం చేస్తే S వాస్తవానికి Smax T r2 √ r థెవెనిన్ 2 x Tథెవెనిన్ x 2 2ఇది సమీకరణం 28 ఇప్పుడు S Smax T ని ఇక్కడ ఈ వ్యక్తీకరణలో ప్రతిక్షేపించండి దీనిని సరళీకృతం చేస్తే T T max 3 ω S ఈ విషయాలన్నీ పొందుతాము అంటే 0 5 V థెవెనిన్ 2 r థెవెనిన్ √ r థెవెనిన్2 x థెవెనిన్ x 22 2 ఇది సమీకరణం 29 కాబట్టి సమీకరణం 29 నుండి గరిష్ట టార్క్ అనేది రోటర్ రెసిస్టెన్స్ r2 తో స్వతంత్రంగా ఉందని గమనించవచ్చు స్లిప్ దానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే అంటే స్లిప్ నేరుగా r2 కు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఇది ఈ భాగం రోటర్ రెసిస్టెన్స్ r2 నుండి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి ఇది సమీకరణం 29 తదుపరి విషయం ప్రారంభ టార్క్ ప్రారంభ స్లిప్ ఒకటి కాబట్టి సమీకరణం 27 లోS 1 పెట్టండి ఇది ప్రారంభ టార్క్ యొక్క వ్యక్తీకరణ ప్రారంభ టార్క్ రోటర్ సర్క్యూట్లో ప్రతిఘటనను జోడించడం ద్వారా ఇది పెరుగుతుంది రోటర్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ని జోడిస్తే ఇది వాస్తవానికి ఇక్కడ r2 కాబట్టి క్రమంగా దీన్ని పెంచవచ్చు సమీకరణం 28 నుండి గరిష్ట ప్రారంభ టార్క్ Smax T 1 కొరకు సాధించబడుతుంది అంటే r2 √r2థెవెనిన్ x థెవెనిన్ x22 గరిష్ట ప్రారంభ టార్క్ యొక్క సమీకరణం సాధించబడుతుంది అంటే సమీకరణం 28 నుండి S 1 చేస్తే గరిష్ట ప్రారంభ టార్క్ సాధించవచ్చు ఎందుకంటే ఇది మనకు లభించిన గరిష్ట స్లిప్ వ్యక్తీకరణ కాబట్టి అది V థెవెనిన్ 1 ను S 1 ను పెడితే అప్పుడు ప్రారంభ టార్క్ r2 √r2థెవెనిన్ x థెవెనిన్ x22' లభిస్తుంది ఇది సమీకరణం 28 నుండి ఇది నా సమీకరణం 20 ఇది నా సమీకరణం 28 26 వ సమీకరణం నుండి I2 ఈ వ్యక్తీకరణ V థెవెనిన్ ఈ విలువ యొక్క వర్గమూలం అవుతుంది కాబట్టి స్లిప్ 1 ఉన్నప్పుడు S 1 ప్రారంభంలో కాబట్టి ప్రారంభ కరెంట్ను I2 V థెవెనిన్ ఇక్కడ ఉంటుంది S 1 ఇక్కడ ఉంచండి S 1 కాబట్టి ఇది వ్యక్తీకరణ అంటే ప్రతిదీ సూటిగా ఉంటుంది ఒకటి లేదా 2 విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి మిగిలినది త్రి ఫేస్ సర్క్యూట్ క్షమించండి అంతా సింగిల్ ఫేస్ సర్క్యూట్ వలే పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు సమీకరణం 33 కొరకు ప్రారంభ కరెంట్ తగ్గుతుందని స్పష్టమైంది కాబట్టి ఇది నిజంగా స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటర్ యొక్క ప్రయోజనం దీనిలో తక్కువ ప్రారంభ కరెంట్ వద్ద అధిక ప్రారంభ టార్క్ పొందబడుతుంది ఇప్పుడు ఒక ఉజ్జాయింపు ఇప్పుడు మనం ఉజ్జాయింపు కోసం వెళ్తాము ఇప్పుడు కొన్నిసార్లు కార్యాచరణ లక్షణం యొక్క కఠినమైన సమాధానం అనే అనుభూతిని పొందడం కోసం స్టేటర్ ఇంపిడెన్స్ చాలా తక్కువగా ఉంటుందనిఊహించడం సౌకర్యంగా ఉంటుంది అది విస్మరిస్తే r థెవెనిన్ 0 x థెవెనిన్ 0 అంటే చిత్రం 13 చిత్రం 13తిరిగి వెళ్ళండి నేను వెళ్ళడం లేదు అలాంటప్పుడు ఏమి జరుగుతుంది V థెవెనిన్ V ఇక్కడ చిత్రం 12 చిత్రం 13 మరియు సమీకరణం 25 ని చూడండి ఇది సమీకరణం 32 I2 V √r2 S2 x 2 2పొందుతాము ఇది సమీకరణం 34 కాబట్టి సమీకరణం 27 లో r థెవెనిన్ 0 పెట్టండి మరియు x థెవెనిన్ 0 మరియు V థెవెనిన్ V లను ప్రతిక్షపిస్తే ఈ వ్యక్తీకరణల ద్వారా విభజించబడిన టార్క్లు 3 ω S V 2 r2 S ను పొందుతారు కాబట్టి ఇది సమీకరణం 35 ఇప్పుడు ఆ సందర్భంలో S Smax T అలా చేస్తే S అది r2 x 2 అవుతుంది ఈ ఊహ ఆధారంగా నేను అర్థం చేసుకుంటే ఆ SmaxT వ్యక్తీకరణకు బదులుగా r థెవెనిన్ 0 మరియు Sథెవెనిన్ 0 చేస్తే మనం S Smax T r2 x 2 పొందుతారు కాబట్టి సంఖ్యా పరిష్కారానికి ఇది కొన్నిసార్లు అవసరం అందువల్ల రోటర్ నిరోధకత నిశ్చల స్థితి రోటర్ రియాక్టన్స్ మరియు ఆ వ్యక్తీకరణలో ఉంచినట్లయితే T గరిష్ట టార్క్ 3 ω S 0 5 V 2 x 2 ఇది సమీకరణం 37 అదేవిధంగా ప్రారంభ టార్క్ యొక్క వ్యక్తీకరణలో అదే విషయాన్ని ఉంచినట్లయితే r థెవెనిన్ x థెవెనిన్ 0 మరియు V థెవెనిన్ V ప్రారంభ టార్క్ 3 ω S v 2 r2 ' పొందుతాము ఇది సమీకరణం 38 ఇది మొదట మేము అభివృద్ధి చేసాము మరియు తరువాత మనం కొన్ని సరళీకృత ఊహలను చేస్తాము కాబట్టి గరిష్ట ప్రారంభ టార్క్ SmaxT 1 ఈ సందర్భంలో r2 షరతు ప్రకారం సాధించబడుతుంది r2 x 2 మరియు నా ఉద్దేశ్యం S 1 ప్రారంభమైతే అది r2 S2 అవుతుంది కాబట్టి మరియు T వ్యక్తీకరణ గరిష్టంగా 3 ω S 0 5 V 2 x 2 అవుతుంది కాబట్టి ఇవన్నీ సరళమైన విషయాలు ఒక దాని తర్వాత మరొకటి ఉంచండి మరియు ఈ వ్యక్తీకరణను పొందుతారు కాబట్టి తక్కువ స్లిప్ వద్ద కొంత అంచనా కాబట్టి ఇండక్షన్ మోటారు యొక్క రేట్ చేయబడిన పూర్తి లోడ్ స్లిప్ చుట్టూ x 2కన్నా r2 S చాలా ఎక్కువ కాబట్టి ఈ విధంగా x 2 ను పూర్తిగా విస్మరించవచ్చు కాబట్టి సరళీకృత విశ్లేషణలో కాబట్టి సమీకరణం 34 తరువాత I2 కు సరళీకృతం చేస్తే S V r2' అవుతుంది అంటే మనం x2 ను విస్మరిస్తున్నాము r2 S అనేది x 2 కన్నా చాలా ఎక్కువ అని మనం ఊహిస్తున్నాము మరింత సరళీకృతం చేస్తాము అందువల్ల నేను ఈ సమీకరణానికి మళ్లీ మళ్లీ వెళ్ళడం లేదు దీనిని వ్రాసి అందులో ఉంచండి మనము దీనిని పొందుతాము అదేవిధంగా 35 సమీకరణంలో ఆధారంగా నేను x 2 0 ను ఉంచుతాను మరియు అంతే కాబట్టి అప్పుడు T 3 ω S S v 2 r2' ను పొందుతాము ఇది సమీకరణం 41 కాబట్టి సమీకరణం 41 లో టార్క్ స్లిప్ సంబంధం తక్కువ స్లిప్ ప్రాంతంలో దాదాపు సరళంగా ఉందని మరియు స్లిప్ చాలా చిన్నగా ఉన్నప్పుడు టార్క్ స్లిప్ సంబంధం చాలా సరళంగా ఉంటుంది కాబట్టి ఇది గరిష్ట శక్తి ఉత్పత్తిని పొందుతాము ఇండక్షన్ మెషీన్కు తేడా లేని వాటిని గరిష్ట శక్తి చూస్తుంది ఇండక్షన్ మోటారు యొక్క వేగం లోడ్తో తగ్గుతుందని మనం చూస్తాము గరిష్ట యాంత్రిక శక్తి ఉత్పత్తి గరిష్ట టార్క్ అభివృద్ధి చేయబడిన స్లిప్ యొక్క వేగానికి అనుగుణంగా లేదు చిత్రం నుండి గరిష్ట యాంత్రిక శక్తి ఉత్పాదన కోసం మనం చూసిన d c సర్క్యూట్లో మనం చూసిన DC సర్క్యూట్లో గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతంలో చెబుతుంది అని మనంచూశాము ఆ సందర్భంలో లోడ్ నిరోధకత లోడ్ నిరోధకత r2 1 S 1 ఇది r థెవెనిన్ r2 2 x థెవెనిన్ x 2 2కు సమానంగా ఉండాలి మనంచిత్రం 13 మరియు చిత్రం 13 లో r2 మరియు ఈ విషయాలకు వెళ్తాము మరియు సర్క్యూట్ వైపు చూస్తే గరిష్టంగా యాంత్రిక పవర్ అవుట్పుట్ ఈ లోడ్ రెసిస్టెన్స్ ఈ విధంగా ఉండాలి కానీ ఇది భౌతికంగా సాధ్యం కాదు కాబట్టి గరిష్ట శక్తి ఉత్పత్తి అప్పుడు సమీకరణం 42 ద్వారా నిర్వచించబడిన స్లిప్కు అనుగుణంగా ఉంటుంది ఏదేమైనా ఈ పరిస్థితి చాలా తక్కువ సామర్థ్యం మరియు చాలా ఎక్కువ కరెంట్కు అనుగుణంగా ఉంటుంది మరియు ఇది మోటారు యొక్క సాధారణ వ్యాపించిన ప్రాంతానికి మించి ఉంటుంది కాబట్టి ఇది భౌతికంగాసాధ్యం కాదు గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతాన్ని ఉపయోగించండి చిత్రం 3 కి వెళ్లండి మరియు పరిస్థితి నుండి దీన్ని చేయవచ్చు DC సర్క్యూట్లలో గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం కోసం rలోడ్ r థెవెనిన్ అని చూశాము కాబట్టి ఇక్కడ కూడా r2 జతచేయబడినందున x 2 ఇక్కడ జతచేయబడింది అది AC సర్క్యూట్ కాబట్టి అందుకే ఇంపెడెన్స్ భాగం ఉంది